అందరికి నమస్కారం ఈ రోజు మనం RF స్విచ్ల గురించి మాట్లాడబోతున్నాము మీరు వీటిని మైక్రో వేవ్ స్విచ్లు అని కూడా పిలుస్తారు RF మరియు మైక్రో వేవ్ మధ్య తేడా ఏమిటి అనే దాని గురించి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితం గా చెప్పాలంటే మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ 3 నుండి 30 GHz వరకు ఉంటుంది అయితే మొబైల్ ఫోన్లు 2G లేదా 3G ని బట్టి 900 MHz లేదా 1800 MHz లేదా 2100 MHz ను ఉపయోగిస్తాయి కాబట్టి ఇటీవలి సంవత్సరములలో ఏమి జరిగిందో ప్రజలు RF అనే పదాన్ని విస్తృత అర్థం లో ఉపయోగించడం ప్రారంభించారు RF రేడియో ఫ్రీక్వెన్సీ ని సూచిస్తున్నప్పటికీ వాస్తవానికి రేడియో ఫ్రీక్వెన్సీ AM రేడియో మరియు FM రేడియోలకు కూడా వెళుతుంది కాబట్టి AM రేడియో కోసం ఫ్రీక్వెన్సీ 530 నుండి 1620 KHz వరకు ఉంటుంది ఇది నిజంగా దాదాపు 1 MHz వరకు ఉంటుంది కాబట్టి సాధారణం గా RF ఆ విషయాలన్నింటినీ కలిగి ఉంటుంది కాబట్టి RF తక్కువ ఫ్రీక్వెన్సీ మరియు మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ కూడా కలిగి ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో మైక్రో వేవ్ మరియు RF పరస్పరం ఉపయోగించబడతాయి కాబట్టి మైక్రో వేవ్ యొక్క కఠినమైన నిర్వచనం 3 నుండి 30 GHz అని గందరగోళం చెందకండి కానీ ఈ రోజుల్లో ప్రజలు ఇతర తక్కువ ఫ్రీక్వెన్సీ విలువలను కూడా మైక్రో వేవ్ గా ఉపయోగించడం ప్రారంభించారు సరే అందువల్ల RF లేదా మైక్రో వేవ్ స్విచ్లు అని మీరు చెప్పవచ్చు సరే కాబట్టి PIN డయోడ్ల యొక్క మరొక అప్లికేషన్ తో ప్రారంభిద్దాం కాబట్టి మునుపటి అధ్యాయం లో PIN డయోడ్ యొక్క అప్లికేషన్ లో ఒక దాన్ని మనం చూశాము ఇక్కడ PIN డయోడ్ కొద్దిగా ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది మరియు PIN డయోడ్ కొద్దిగా ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నప్పుడు ఇది వేరియబుల్ రెసిస్టెన్స్గా ప్రవర్తించింది కానీ ఈ రోజు మనం PIN డయోడ్ యొక్క అప్లికేషన్ ని స్విచ్ గా చూడబోతున్నాం ఇక్కడ PIN డయోడ్ పూర్తిగా ఫార్వర్డ్ బయాస్డ్ లేదా రివర్స్ బయాస్డ్ కాబట్టి సాధారణం గా PIN డయోడ్ను ఎలా మోడల్ చేయవచ్చో చూద్దాం కాబట్టి ఇది PIN డయోడ్ PIN డయోడ్ యొక్క మోడల్ ఈ ప్రత్యేక నెట్వర్క్ ద్వారా ఇక్కడ ఇవ్వబడింది మీరు ఇక్కడ ఏమి చూడగలరు ఇది Cj ఇది జంక్షన్ కెపాసిటెన్స్ జంక్షన్ రెసిస్టెన్స్కు పారలెల్ గా ఉంటుంది అప్పుడు సిరీస్ రెసిస్టెన్స్ ఉంది సిరీస్ ఇండక్టెన్స్ ఉంది కొన్నిసార్లు దీనిని ప్యాకేజీ ఇండక్టెన్స్ అని కూడా పిలుస్తారు మరియు ఈ మొత్తం విషయం వాస్తవానికి Cpకి పారలెల్ గా ఉంచబడుతుంది ఇది ప్యాకేజీ కెపాసిటర్ ఇప్పుడు Cp యొక్క సాధారణ విలువ 0 1 నుండి 0 5 pF వరకు ఉంటుంది మరియు ప్యాకేజీ ఇండక్టెన్స్ 0 1 నుండి 2 nH వరకు ఉంటుంది 2 nH చాలా ఎక్కువ విలువ అని నేను చెప్పాలనుకుంటున్నాను ఎక్కువ సమయం ఇది 1 nH కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి డయోడ్ ఫార్వర్డ్ బయాస్డ్ లో ఉన్నప్పుడు సరే కాబట్టి ఇక్కడ మీరు చేసేదంతా ఇక్కడ వర్తిస్తుంది మరియు ఇది 0 ఓల్టేజ్ అని చెప్పండి అప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్డ్ అవుతుంది ఇప్పుడు సాధారణం గా చెప్పాలంటే PN జంక్షన్ ఫార్వర్డ్ ఓల్టేజ్ దాదాపు గా 0 7 వోల్ట్ ఉంటుంది కానీ PIN డయోడ్ కోసం ఫార్వర్డ్ ఓల్టేజ్ 1 5 నుండి 2 వోల్ట్ మధ్య లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి PIN డయోడ్ స్పెసిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుంది మరియు చాలా సందర్భాలలో ఫార్వర్డ్ ఓల్టేజ్ ఈ ప్రత్యేకమైన ఇంట్రిన్సిక్ లేయర్ యొక్క వెడల్పు పై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు PIN డయోడ్ను స్విచ్గా రూపొందించే ముందుPIN డయోడ్ ఫార్వర్డ్ బయాస్డ్ లో ఉన్నప్పుడు కనీస ఫార్వర్డ్ ఓల్టేజ్ ఎంత అవసరమో దయచేసి స్పెసిఫికేషన్ చదవండి కాబట్టి ఇక్కడ సుమారు 2 వోల్ట్ చెప్పండి కాబట్టి ఇక్కడ 2 వోల్ట్ వర్తించినప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్డ్ లో ఉంటుంది మరియు ఈ మొత్తం నెట్వర్క్ను ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ద్వారా సూచిస్తుంది ఇది RF కానీ నేను కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను ఫార్వర్డ్ బయాస్లో చాలా సార్లు మనం ఇక్కడ సిరీస్ ఇండక్టర్ను కూడా జోడిస్తాము కాబట్టి కంగారు పడకండి తరువాత మనం RF ను ఇండక్టెన్స్ తో సిరీస్లో సూచిస్తున్నామని చూస్తారు సరే కాని సాధారణం గా చెప్పాలంటే కెపాసిటెన్స్ చిత్రం లోకి రాదు డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు ఆ ప్రత్యేక సందర్భం లో ఇప్పుడు అది కండక్ట్ చేయకపోవడం వల్ల ఏమి జరుగుతుంది కాబట్టిజంక్షన్ కెపాసిటెన్స్ Rr రెసిస్టెన్స్ తో సిరీస్లో ఉంటుంది కాబట్టి జంక్షన్ కెపాసిటెన్స్ యొక్క సాధారణ విలువ 0 0 1 నుండి 2 pF వరకు మారవచ్చు ఇది కెపాసిటెన్స్ యొక్క చాలా చిన్న విలువ అని మీరు చూడ వచ్చు మరియు కెపాసిటెన్స్ PIN డయోడ్ల యొక్క ఈ చాలా చిన్న విలువ కారణం గా చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ వరకు ఉపయోగించవచ్చు మరియు సాధారణం గా మళ్ళీ చెప్పాలంటే సిరీస్ రెసిస్టెన్స్ ఈ ప్రత్యేక ఆర్డర్ లో ఉండ వచ్చు కానీ మళ్ళీ నేను చెప్పాలనుకుంటున్నాను మీరు చాలా సార్లు ఈ రెసిస్టెన్స్ యొక్క విలువ దాదాపు 1 kΩ ఉండచ్చు అని చూసారు కాబట్టి మీరు ఎంచు కున్న PIN డయోడ్ యొక్క స్పెసిఫికేషన్లను చదవడం చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు PIN డయోడ్ యొక్క అప్లికేషన్ ని స్విచ్గా చూద్దాం కాబట్టి మొదటి అప్లికేషన్ మనం చూడబోయేది SPST సింగిల్ పోల్ సింగిల్ త్రో దీనిని SP1T సింగిల్ పోల్ 1 త్రో అని కూడా పిలుస్తారు కాబట్టి మనకు ఎక్కడ స్విచ్ అవసరం కాబట్టి మొదట ఒక స్విచ్ను చూద్దాం మనకు ఎందుకు స్విచ్ అవసరం మీ ఇంటి వద్ద ఒక సాధారణ స్విచ్ గురించి మీరు ఆలోచిస్తారని నా ఉద్దేశ్యం మీరు ఫ్యాన్ ని ఆన్ చేయండి లేదా ఫ్యాన్ ని ఆపివేయండి కాబట్టి మీరు ఏమి చేసారు మీరు దాన్ని ఆన్ చేయడం లేదా మీరు దాన్ని ఆఫ్ చేయడం కాబట్టి మీరు నిర్దిష్ట స్విచ్ను సింగిల్ పోల్ సింగిల్ త్రో అని పిలుస్తారు ఓకే కాబట్టి అంటే ట్యూబ్ లైట్ కోసం మీరు ఆన్ చేయ దలిచిన అదే విషయాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయండి లేదా మీరు దాన్ని ఆన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇది ఇక్కడ ఒక సాధారణ స్విచ్ నేను మీకు మొదటి కాన్ఫిగరేషన్ను చూపిస్తాము ఇది సిరీస్ స్విచ్ తరువాత నేను మీకు షంట్ స్విచ్ చూపించబోతున్నాను మరియు తరువాత సిరీస్ మరియు షంట్ స్విచ్ల కంబినేషన్ సరే కాబట్టి PIN డయోడ్ను సాధారణ Zdగా రూపొందించవచ్చు ఇక్కడ ZdRjX ఇప్పుడు దీనిని బట్టి ఇది ఫార్వర్డ్ బయాస్ అయితే ఇది ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ప్లస్ సిరీస్ ఇండక్టెన్స్ అవుతుంది డయోడ్ రివర్స్ బయాస్ అయితే ఇది రివర్స్ రెసిస్టెన్స్ మరియు జంక్షన్ కెపాసిటెన్స్ సరే కాబట్టి PIN డయోడ్ యొక్క బయాసింగ్ ని బట్టి R మరియు X విలువ లు మారవచ్చు దయచేసి మనం పూర్తిగా ఫార్వర్డ్ బయాస్ లేదా పూర్తిగా రివర్స్ బయాస్ చేయాలి అని గుర్తుంచుకోండి సరే మరియు పూర్తి రివర్స్ బయాస్ చేయడం చాలా సులభం మీరు కేవలం 0 V ను అప్లై చేసుకో వచ్చు లేదా కొన్నిసార్లు ప్రజలు నెగిటివ్ ఓల్టేజ్ను కూడా వర్తింపజేస్తారు కాబట్టి దీని విశ్లేషణ చాలా సులభం కాబట్టి సిరీస్ ఇంపెడెన్స్ కోసం మనంA B C D 1 Z 0 1 1 Zd 0 1 వ్రాయగలమని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ నుండి మనం ABCD పారామితుల నుండి S పారామితులకు మార్పిడి ని ఉపయోగించవచ్చు కాబట్టిS21అంటే ఏమిటి S212ABZ0CZ0D కాబట్టి డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఈ ప్రత్యేక సందర్భం లో స్విచ్ ఆన్లో ఉంటుంది కాబట్టి స్విచ్ ఆన్ ఫార్వర్డ్ బయాస్డ్ లో ఉన్నప్పుడు ఇది ఫార్వర్డ్ బయాస్ అయితే ఇచ్చిన ఇన్ పుట్ ఏమైనా అది ఇక్కడ అవుట్పుట్కు వెళుతుందని మీరు చెప్పవచ్చు మరియు PIN డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇన్ పుట్ ఏమైనా ఆచరణాత్మకం గా ఏమీ ఇక్కడకు వెళ్ళ కూడదు కాబట్టి ఆన్ స్థితిలో R Rf X ωL ఇక్కడ L అనేది సిరీస్ ఇండక్టెన్స్ కాబట్టి ఇప్పుడు ఇన్ సెర్షన్ లాస్ ఏమిటో మనం తెలుసుకో వచ్చు మీరు ఇక్కడ చూస్తే ఇన్ సెర్షన్ లాస్ dB 201S21 201R jXZ0 0 12 గా నిర్వచించబడింది S21 సాధారణం గా నెగిటివ్ అని నేను చూస్తాను మనం ఇక్కడ ఒక దాన్ని ఇద్దాం అది ఎల్లప్పుడూ 1 కంటే తక్కువగా ఉంటుంది సరే కాబట్టి ఇక్కడ మనం 1S21 తీసుకున్నప్పుడు ఇన్ సెర్షన్ లాస్ పాజిటివ్ నెంబర్ అవుతుంది కాబట్టి సాధారణం గా చెప్పాలంటే ఇన్ సెర్షన్ లాస్ 1 dB లేదా 2 dB అని మనం ఇన్ సెర్షన్ లాస్ ని 1S21 గా వ్రాయము కాబట్టి ఇప్పుడుS21విలువను ఈ ప్రత్యేక వ్యక్తీకరణ లో ప్రతిక్షేపిద్దాం చేద్దాం మరియుABCD పారామితులు ఏమిటో మనకు తెలుసు కాబట్టి ఇక్కడ త్వరగా చూద్దాం కాబట్టి 1S21 కాబట్టి ఈ విలువ పెరుగుతుంది ఇన్ సెర్షన్ లాస్ dB 201S21 20A BZ0 CZ0 D2 201ZdZ0 0 Z012 201R jXZ0 0 12 202R jXZ02 201R2Z0 jX2Z0 α dB 201R2Z02X2Z0212 α dB 101R2Z02X2Z02 కాబట్టి R Rfయొక్క ఇచ్చిన విలువలకు X ωL ఈ ప్రత్యేకమైన స్విచ్ యొక్క ఇన్ సెర్షన్ లాస్ ఏమిటో మీరు తెలుసుకో వచ్చు ఐడియల్ గా ఇన్ సెర్షన్ లాస్ 0 dB కి దగ్గరగా ఉండాలని మనం కోరుకుంటున్నాము కాని ఆచరణలో R కి పరిమిత విలువ ఉందని X కి పరిమిత విలువ ఉందని మనం చూసినట్లుగా ఇది 0 dB గా ఉండదు కాబట్టి ఇన్ సెర్షన్ లాస్ కూడా పరిమిత విలువను కలిగి ఉంటుంది కాబట్టి డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు ఇప్పుడు R Rr మరియు X 1 Cj కాబట్టి ఇప్పుడు స్విచ్ ఆన్లో ఉన్నట్లు గా ఇప్పుడు ఇన్ సెర్షన్ లాస్ ని పిలవడానికి బదులుగా స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి మనం దీనిని ఐసోలేషన్ అని నిర్వచించాము సరే కాబట్టి ఇన్ పుట్ పోర్ట్ మరియు అవుట్ పుట్ పోర్ట్ మధ్య ఐసోలేషన్ ఏమిటి ఐడియల్ గా మనం ఐసోలేషన్ ఇన్ఫినిటీ గా ఉండాలని కోరుకుంటున్నాము కానీ ఆచరణాత్మకం గా 20 dB లేదా 30 dB లేదా 40 dB ఐసోలేషన్ ఉంటుంది ఇచ్చిన అప్లికేషన్ కి కనీస ఐసోలేషన్ అవసరం ఏమిటో చూడాలి కాబట్టి మళ్ళీ ఐసోలేషన్ వ్యక్తీకరణ మునుపటి మాదిరి గానే ఉంటుంది ఇప్పుడు ఉన్న తేడా ఏమిటంటే R Rfకుబదులుగా మునుపటి సందర్భం లో ఇప్పుడు R Rr గా మనం ఉంచాము మరియు X కు బదులుగా మునుపటి మాదిరి గానే ωLను ఉంచబోతున్నాము కాబట్టి మనం ఇప్పుడు X 1 Cj ను ఉంచాము కాబట్టి అటెన్యుయేషన్ వ్యక్తీకరణ మునుపటి మాదిరి గానే ఉంటుంది ఫార్వర్డ్ బయాస్ కోసం మాత్రమే తేడా ఉంటుంది ఇది Rf అవుతుంది మరియు ఇది ωL అవుతుంది రివర్స్ బయాస్ కోసం ఇది Rr అవుతుంది మరియు ఇది X 1 Cjఅవుతుంది ఇప్పుడు PIN డయోడ్ యొక్క బయాసింగ్ ఎలా చేయాలో చూద్దాం కాబట్టి బయాసింగ్ కాన్ఫిగరేషన్ చూద్దాం కాబట్టి ఇక్కడ ఇది మీరు పోర్ట్ 1 అని చెప్పవచ్చు ఇది పోర్ట్ 2 మరియు ఇది వర్తించే DC ఓల్టేజ్ కాబట్టి ఇది ఒక బయాస్ ఓల్టేజ్ ఇక్కడ ఒక RF చోక్ ఉందని మనం చూడ వచ్చు అప్పుడు ఒక డయోడ్ ఉంది మరియు తరువాత ఇది RF చోక్ ఇది గ్రౌండ్ కి వెళుతుంది కాబట్టి DC ఓల్టేజ్ ఇక్కడ గుండా ఇక్కడకు వెళుతుంది మరియు ఇది చివరకు ఇక్కడ గ్రౌండ్ కి అనుసంధానించబడుతుంది కాబట్టి ఓల్టేజ్ నుండి గ్రౌండ్ కి అనుసంధానించబడిన కెపాసిటెన్స్ ఉందని మీరు చూడ వచ్చు ఈ కెపాసిటెన్స్ ప్రాథమికం గా రిపుల్స్ ను అలాగే ట్రాన్సియెంట్లను తొలగించడానికి ఉపయోగిస్తాము వాస్తవానికి చాలాసార్లు ఇక్కడ సింగిల్ కెపాసిటెన్స్కు బదులుగా మల్టిపుల్ కెపాసిటర్ లను ఉంచాము మరియు ఈ మల్టిపుల్ కెపాసిటెన్సులు దాదాపు 1 μF లో ఉంటాయి అని చెప్పవచ్చు ఇది రిపుల్స్ ను సున్నితం గా చేస్తుంది మరియు మనం కూడా 10 nF మరియు 100 pF ను కూడా ఉంచవచ్చు ఇవి ప్రాథమికం గా ఆ ట్రాన్సియెంట్లను జాగ్రత్తగా చూసుకో వాలి ఎందుకంటే గుర్తుంచుకోండి ఇది ఆన్ నుండి ఆఫ్ లేదా ఆఫ్ నుండి ఆన్ అవుతుంది కాబట్టి చాలా ట్రాన్సియెంట్లు చిత్రం లోకి వస్తాయి మరియు ఈ ట్రాన్సియెంట్లు చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ లో ఉంటాయి కాబట్టి ఈ ట్రాన్సియెంట్స్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మీకు కెపాసిటెన్స్ల యొక్క చిన్న విలువ లు అవసరం కాబట్టి RF చోక్ అంటే ఏమిటి వాస్తవానికి RF చోక్ ఏమీ కాదు కానీ ఇండక్టర్ యొక్క అధిక విలువ ఇప్పుడు ఇండక్టర్ యొక్క ఇంపెడెన్స్ కనీసం 500Ω లేదా అంతకంటే ఎక్కువ ఉండే విధంగా ఇండక్టర్ యొక్క విలక్షణ విలు వలను ఎన్నుకో వాలి 500Ω లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి కానీ ఎందుకు ఆ కారణం Z0 50 Ω ఉంది కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం కనీసం 10 రెట్లు ఉండాలి కాబట్టి మీరు 500Ω బహుశా గరిష్ట 5000 Ω పెట్టవచ్చు చాలా ఎక్కువ విలువ గల ఇండక్టర్ ని తీసుకోకండి ఎందుకంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ లో ఈ ఇండక్టర్స్ కెపాసిటెన్స్ గా పనిచేస్తాయి సరే కాబట్టి మనకు ఇండక్టర్ యొక్క ఎక్కువ విలువ ఎందుకు అవసరం దానికి కారణం ఏమిటంటే మనం ఇండక్టర్ యొక్క ఎక్కువ విలువను ఉంచకపోతే అప్పుడు AC ఫ్రీక్వెన్సీ వద్ద ఇది చాలా ఎక్కువగా లేకపోతే ఇది ఇక్కడ గ్రౌండ్ కి ఒక మార్గాన్ని అందిస్తుంది AC DC వోల్టేజీలు గ్రౌండ్ గా పనిచేస్తాయని గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ ఉన్న AC ఇన్ పుట్ ఈ ప్రత్యేక ఇండక్టర్ ద్వారా షార్ట్ సర్క్యూట్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ మనం ఇండక్టర్ యొక్క ఎక్కువ విలువను ఉంచాలి కాబట్టి ఇచ్చిన AC ఫ్రీక్వెన్సీ వద్ద ఈ ఇండక్టర్ ఓపెన్ సర్క్యూట్గా పని చేస్తుంది DC ఓల్టేజ్ ఇక్కడ నుండి ఇన్ పుట్ వైపుకు లేదా అవుట్ పుట్ వైపు వెళ్ళడాన్ని నిరోధించడానికి మాకు ఇక్కడ కప్లింగ్ కెపాసిటర్ అవసరం కాబట్టి వీటిని కప్లింగ్ కెపాసిటర్ లేదా DC బ్లాక్ కెపాసిటర్ అని కూడా అంటారు మరియు ఈ కెపాసిటెన్స్ల యొక్క విలక్షణ విలువ ఇక్కడ ఈ ప్రత్యేక ఇంపెడెన్స్లో కనీసం పదో వంతు ఉండాలి కాబట్టి ఈ 50 Ω ఇంపెడెన్స్ 5Ω కన్నా తక్కువగా ఉండాలికానీ మీరు Z1Cj కూడా 0 5 Ω లేదా అంతకంటే ఎక్కువ తీసుకోవాలని ఇది మంచిది కాబట్టి 0 5Ω కి 5Ω కి మధ్య ఏదైనా మద్దతిస్తుంది కాబట్టి ఆపరేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమిటో మీరు తెలుసుకోవాలి మీరు స్విచ్ డిజైన్ చేస్తున్నప్పుడు మీరు కెపాసిటెన్స్ విలువను లెక్కిస్తారు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ లో ఇంకా ఒక చిన్న సమస్య ఉంది మరియు ఆ చిన్న సమస్య ఏమిటి ఇక్కడ చూడండి మనం కరెంట్ విలువను పరిమితం చేయలేము వాస్తవానికి ప్రాక్టికల్ సర్క్యూట్ల కోసం మనం ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్ ను కూడా ఉంచాలి ఇది డయోడ్ ద్వారా ప్రవహించే ప్రవాహాన్ని నియంత్రించాలి కాబట్టి వాస్తవానికి తరువాతి స్లైడ్లో నేను మీకు చూపిస్తాను ఈ ప్రత్యేకమైన డయోడ్ ద్వారా ప్రవహించే కరెంట్ ని పరిమితం చేసే సిరీస్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంచబడింది కానీ మైక్రో స్ట్రిప్ లైన్ ఉపయోగించి ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ను ఎలా రియలైజ్ చేయాలో చూద్దాం కాబట్టి ఇది 50Ω లైన్ అని ఇక్కడ చూద్దాం కాబట్టి లైన్ యొక్క వెడల్పు Z0 50 Ω గా వుంటుంది కాబట్టి ఇది ఇన్ పుట్ ఇది అవుట్ పుట్ అని మీరు చెప్పగలరు మరియు కప్లింగ్ కెపాసిటర్ ఈ లైన్ కు మరియు దీనికి మధ్య కలుపబడింది కాబట్టి మీరు ఇక్కడ ఒక కప్లింగ్ కెపాసిటర్ ను సోల్డర్ చేస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ ఏమి చూస్తున్నారు RF చౌక్ లేదు ఇక్కడ ఇది ఇండక్టర్ అయిన RF చౌక్ ను చూపిస్తుంది కానీ ఇక్కడ RF చౌక్స్ చూపబడవు కాబట్టి RF చౌక్స్ ఎలా నివారించబడతాయో చూద్దాం కాబట్టి ఇక్కడ చూద్దాం ఒక ఓల్టేజ్ Vs ఉంది ఇది V నుండి V కి మారవచ్చు కాని నేను ఇంతకు ముందు చెప్పినట్లు గా మీరు Vs ను V నుండి 0 వోల్ట్కు మార్చవచ్చు అది ఇంకా పని చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం నారో స్ట్రిప్ లైన్ ఇక్కడ ఉపయోగించబడిందని చూడండి ఇది ఇండక్టర్ గా పని చేస్తుంది కాబట్టి ఇండక్టర్ అధిక ఇంపెడెన్స్ పాత్ Z jωL ని అందిస్తుంది మరియు నారో లైన్ కు ఇండక్టర్ ఎక్కువ గా ఉంటుందని మనకు తెలుసు అందువల్ల ఇంపెడెన్స్ ఎక్కువ గా ఉంటుంది ఇప్పుడు ఈ కెపాసిటెన్స్ ఎలా రియలైజ్ చేయబడుతుందో చూద్దాం కాబట్టి మీరు ఇక్కడ చూడ వచ్చు ఈ ప్రత్యేకమైన విషయం ప్యాచ్ కెపాసిటెన్స్గా పని చేస్తుంది కాబట్టి ప్యాచ్ కెపాసిటెన్స్ టాప్ సబ్స్ట్రేట్ నుండి గ్రౌండ్ ప్లేన్కు కెపాసిటెన్స్ను అందిస్తుందని మాకు తెలుసు కాబట్టి ఇది ఓల్టేజ్ Vs నుండి గ్రౌండ్ కి వెళ్ళే ప్యాచ్ ఉపరితలం గా పని చేస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూడ వచ్చు ఈ పొడవు λ 4 గా ఈ పొడవు λ 4 గా ఎన్నుకోబడింది దానికి కారణం ఏమిటి చూడండి ఇది ఓపెన్ సర్క్యూట్వాస్తవానికి ఈ పోర్ట్ వద్ద λ 4 లైన్ ఇన్ పుట్ ఇంపెడెన్స్ 0 గా ఉంటుంది కాబట్టి ఇది ఓపెన్ ఉంది ఇది షార్ట్ గా పని చేస్తుంది తరువాత మరొక λ 4 ఉంటుంది కాబట్టి ఇక్కడ షార్ట్ ఓపెన్ సర్క్యూట్ వలె పని చేస్తుంది కాబట్టి డిజైన్ ఫ్రీక్వెన్సీ వద్ద ఓపెన్ షార్ట్ గా మారుతుంది మరియు తరువాత అది ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది ఓపెన్ అయితే మనం ఇస్తున్న ఇన్ పుట్ ఏమైనా అవుట్పుట్కు వెళ్తుంది ఈ RF చోక్ ఎలా రియలైజ్ చేయబడిందో చూద్దాం మళ్ళీ λ 4 లైన్ ని ఉపయోగించడం ద్వారా ఇది రియలైజ్ చేయబడింది ఇది ఇక్కడ షార్ట్ కాబట్టి షార్ట్ ఓపెన్ సర్క్యూట్గా పని చేస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం లో పవర్ డిస్సిప్పెట్ అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ యొక్క పరిమితి ఏమిటి ఈ కాన్ఫిగరేషన్ యొక్క పరిమితి ఏమిటంటే దీనికి పరిమిత బ్యాండ్విడ్త్ ఉంటుంది ఎందుకంటే ఈ పొడవు λ 4 గా కొన్ని ఫ్రీక్వెన్సీల వద్ద మాత్రమే పనిచేస్తుంది ఫ్రీక్వెన్సీ రెట్టింపు గురించి ఆలోచించండి ఇది ఫ్రీక్వెన్సీ రెట్టింపు అయితే ఈ పొడవు λ 2 అవుతుంది కాబట్టి ఇక్కడ షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి ఇన్ పుట్ అవుట్పుట్కు వెళ్ళదు అది ఇక్కడ షార్ట్ గా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ యొక్క పరిమితి ఏమిటంటే దీనికి పరిమిత బ్యాండ్విడ్త్ ఉంటుంది కానీ చాలా అప్లికేషన్స్ కోసంఉదాహరణకు మీరు వై ఫై ని డిజైన్ చేయాలనుకుంటేవై ఫై యొక్క బ్యాండ్విడ్త్ కేవలం 4 మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ చాలా అనుకూలం గా ఉంటుంది అదేవిధంగా మీరు GSM 900 అని చెప్పనివ్వండి మళ్ళీ GSM 900 వద్ద బ్యాండ్విడ్త్ కేవలం 7 నుండి 8 వరకు ఉంటుంది కాబట్టి నారో బ్యాండ్ అప్లికేషన్స్ కు ఈ రకమైన కాన్ఫిగరేషన్ చాలా అనుకూలం గా ఉంటుంది మరియు ఈ ప్రత్యేక సందర్భం లో కాంపోనెంట్ ఖర్చు చాలా తక్కువగా ఉందని మీరు చూడ వచ్చు ఇప్పుడు ఇది మనం ఎల్లప్పుడూ ఉపయోగించే సర్క్యూట్ కాదని నేను చెప్పినట్లు గా మనం రెసిస్టెన్స్ ను ఉపయోగిస్తాము తద్వారా కరెంట్ ప్రవాహాన్ని పరిమితం చేయ వచ్చు కాబట్టి ఇక్కడ ADS సాఫ్ట్వేర్ను ఉపయోగించి సిరీస్ SPST సిములేషన్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని సంఖ్య లను చదవడం కొంచెం కష్టం గా ఉండ వచ్చు కాని నేను ఇక్కడ త్వరగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఇక్కడ బయాసింగ్ ఓల్టేజ్ ఉంది మరియు మీరు ఇక్కడ చూడగలిగే ఒక రెసిస్టర్ ఉంది ఇది ప్రాథమికం గా కరెంట్ను నియంత్రించడానికి మీరు డయోడ్ స్పెసిఫికేషన్ను బట్టి రెసిస్టర్ యొక్క అధిక విలువను కూడా ఎంచుకోవచ్చు అప్పుడు మనం ఇక్కడ 30 nH కు సమానమైన L ను మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద RF చోక్గా ఉపయోగిస్తున్నట్లు మీరు చూడ వచ్చు అప్పుడు మరొక ఇండక్టర్ ఉంది కాబట్టి dc కొరకు పాత్ ఇక్కడ నుండి ఈ ఇండక్టర్ కి ఉంటుంది తరువాత డయోడ్ అవుతుంది మరియు ఇది ఇక్క డే ఉంటుంది ఇది ఇన్ పుట్ సైడ్ కప్లింగ్ కెపాసిటర్ అవుట్ పుట్ వైపు కప్లింగ్ కెపాసిటర్ కాబట్టి ఈ ప్రత్యేక సర్క్యూట్ ఫలితాన్ని చూద్దాం కాబట్టి ఇప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు స్విచ్ ఆన్ అవుతుంది కాబట్టి స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు మనకు ఏమి కావాలి ఇన్ పుట్ ఏమైనప్పటికీ అది అవుట్పుట్కు వెళ్ళాలి కాబట్టి మనం S21 ను వీలైనంత తక్కువ గా ఉండటానికి ఇష్టపడతాము కాబట్టి మీరు ఇక్కడ చూడ వచ్చు ఇది 1 GHz నుండి 6 GHz వరకు ప్రతిస్పందన S21 విలువ 0 dB కి దగ్గరగా ఉందని మీరు చూడ వచ్చు వాస్తవానికి ఈ మొత్తం బ్యాండ్పై 1 dB కన్నా తక్కువ ఇన్ సర్షన్ లాస్ ను మీరు ఇక్కడ చూడ వచ్చు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎక్కువ లాస్ ఉందని మీరు ఆశ్చర్యపో వచ్చు వాస్తవానికి కారణం స్విచ్ చెడ్డది కాదు దానికి కారణం మనం కప్లింగ్ కెపాసిటర్ను 100 pF గా మాత్రమే ఉపయోగించాము ఒకవేళ మనం 1 nF కెపాసిటెన్స్ ఉపయోగిస్తే ఇది కూడా ఫ్లాట్ అవుతుంది కాబట్టి మీరు కోరుకునే ఆపరేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ని బట్టి ఇప్పుడు ఈ S21కి అనుగుణంగా మీరు S11 ప్లాట్ ఇక్కడ చూడవచ్చు ఇది 10 dB అని మీరు చూడవచ్చు ఇది 15 dB ఫ్లాట్కి సంబందించినది కాబట్టి ఈ మొత్తం బ్యాండ్విడ్త్లో రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ బాగుందని మీరు చూడవచ్చు కానీ ఇప్పుడు చూద్దాం స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు పనితీరు ఏమిటి ఐడియల్ గా మనకు ఏమి కావాలి S21 0 సరే కానీ వాస్తవానికి మనం పొందుతున్నది చూద్దాం కాబట్టి డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు ఐడియల్ గా స్విచ్ ఆఫ్ అయి ఉండాలి అంటే ఇన్ పుట్ వైపు నుండి ఏమీ అవుట్ పుట్ వైపుకు వెళ్ళ కూడదు కానీ ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం ఫ్రీక్వెన్సీ 1 నుండి 6 GHz వరకు మారుతుంది ఐసోలేషన్ కేవలం 16 డిబి ఉందని మీరు చూడవచ్చు మరియు ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ మీరు ఇక్కడ ఒంటరిగా 10 dB గురించి మాత్రమే చూడవచ్చు మరియు ఇక్కడ ఐసోలేషన్ ఉండటం చాలా తక్కువ కాబట్టి మంచి ఐసోలేషన్ అందించడానికి ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ తగినది కాదని మీరు చూడవచ్చు కాబట్టి నేను ఇక్కడ చెప్పినట్లు గా ఐసోలేషన్ 2 GHz వరకు 10 dB కన్నా ఎక్కువ కాబట్టి ఇది సరిపోదు కాబట్టి వాస్తవానికి మీరు ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ను ఎప్పుడూ ఉపయోగించకూడదు షంట్ కాన్ఫిగరేషన్లో డయోడ్ ఉపయోగించబడే మరొక కాన్ఫిగరేషన్ను చూద్దాం దీనిని షంట్ SPST స్విచ్ అంటారు ఇప్పుడు ఈ విషయాన్ని షంట్ అడ్మిటెన్స్ వలె మోడల్ చేయ వచ్చు మరియు మాకు తెలుసు షంట్ అడ్మిటెన్స్ కోసం A B C D 1 0 Y 1 ని ఇక్కడ మనం ఇప్పుడు Y G jB సూచించగలము కాబట్టి అదే భావనను ఉపయోగించడం ద్వారా మనం ఇప్పుడు అదే వ్యక్తీకరణ ను ఉపయోగించడం ద్వారా ఇన్ సర్షన్ లాస్ ని లేదా ఐసోలేషన్ కనుగొనవచ్చు కాబట్టి dB లో ఆల్ఫా చేత ఇవ్వబడినది 20 లాగ్ 10 కాబట్టి ఈ వ్యక్తీకరణ 1 S21అని మీరు ఇప్పుడు గుర్తు చేసుకోవచ్చు కాబట్టి ఈ వ్యక్తీకరణ ఏమీ కాదు కానీ ABCD విలు వలను సూచిస్తుంది కాబట్టి A అంటే ఏమిటి A 1 B అంటే ఏమిటి B 0 C Y Z0 D 1 కాబట్టి ఇప్పుడు మనం రియల్ మరియు ఇమాజినరీ టర్మ్ లను వేరు చేయవచ్చు α dB 201 YZ012 201GZ02 jBZ02 α dB 101GZ022BZ022 కాబట్టి షంట్ SPST స్విచ్ కోసం ఇది వ్యక్తీకరణ కాబట్టి ఇక్కడ α ఇస్సర్షన్ లాస్ ని సూచిస్తుంది డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు దయచేసి గమనించండి ఇది మునుపటి కాన్ఫిగరేషన్తో పోలిస్తే ఇప్పుడు భిన్నంగా ఉంది కాబట్టి ఇది సిరీస్ స్విచ్ కంటే భిన్నంగా ఉంటుంది డయోడ్ సిరీస్లో ఉన్నప్పుడు ఇన్పుట్లో ఉన్నప్పుడు అవుట్పుట్కు వెళ్తుంది కానీ ఇక్కడ విషయాలు భిన్నంగా ఉంటాయి ఇక్కడ డయోడ్ ఆన్లో ఉన్నప్పుడు ఈ ఫ్లాట్కి ఇది షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి ఐడియల్ గా ఇక్కడ ఏమీ వెళ్ళ కూడదు మరియు డయోడ్ ఆఫ్లో ఉన్నప్పుడు అంటే ఇది రివర్స్ బయాస్ అయినప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది కాబట్టి ఇన్ పుట్ వైపు నుండి ప్రతిదీ అవుట్ పుట్ వైపుకు వెళ్ళాలి కాబట్టి దయచేసి ఈ ప్రత్యేకమైన విషయాన్ని గమనించండిఇప్పుడు ఇన్ సర్షన్ లాస్ డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు ఇది రివర్స్ బయాస్ అయినప్పుడు స్విచ్ ఆన్ మరియు ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు మనం ఇన్సర్షన్ లాస్ గా నిర్వచించాము స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు మరియు డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు అది ఆఫ్లో ఉన్నప్పుడు అది ఐసోలేషన్ ఉంటుంది కాబట్టి షంట్ కాన్ఫిగరేషన్ను మీరు సిరీస్ కాన్ఫిగరేషన్కు విరుద్ధం గా ఉపయోగించాలి సిరీస్ కోసం మనం ఇక్కడ ఆన్ స్విచ్ కోసం ఫార్వర్డ్ బయాస్ చేయాలి కానీ ఇక్కడ మనం ఆన్ స్విచ్ కోసం రివర్స్ బయాస్ చేయాలి ఇప్పుడు ఇక్కడ సిరీస్ మరియు షంట్ స్విచ్ల కలయికను చూద్దాం కాబట్టి మనకు 2 డయోడ్ లు D1 మరియు D2ఉన్నాయి కాబట్టి స్విచ్ ఎప్పుడు ఆన్ అవుతుందో చూద్దాంD1 ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు స్విచ్ ఆన్ అవుతుంది లేదా మరియు D2 రివర్స్ బయాస్ అయినప్పుడు అది ఆఫ్ అని మీరు చెప్పవచ్చు కాబట్టి మనం D1ఫార్వర్డ్ బయాస్ మరియు D2ను రివర్స్ బయాస్ చేసినప్పుడు ఇన్ పుట్ అవుట్ పుట్ వైపుకు వెళుతుంది ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుందిఅయినప్పుడు D1 రివర్స్ బయాస్ మరియు D2 ఫార్వర్డ్ బయాస్ ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఇక్కడ FB అంటే ఫార్వర్డ్ బయాస్ RB అంటే రివర్స్ బయాస్ ఇప్పుడు ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ యొక్క విశ్లేషణ ను ఎలా చేయాలి కాబట్టి మళ్ళీ మనం ABCD పారామితులను ఉపయోగించవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం కోసం మీరు A B C D 1 Z 0 1 వ్రాయవచ్చు మరియు ఈ ప్రత్యేకమైన విషయం కోసం మీరు A B C D 1 0 Y 1 వ్రాయవచ్చు 2 మాట్రిసెస్ ను గుణించి మిశ్రమ ABCD పారామితులను పొందండి మరియు దాని నుండి మనం నిజంగా ఇన్ సర్షన్ లాస్ మరియు ఐసోలేషన్ తెలుసుకో వచ్చు ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని విషయాలను ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఇక్కడ గమనించేది ఏమిటంటే ఇదే విధమైన వ్యక్తీకరణ మనం మునుపటిలాగే ఉపయోగించాము కాని నేను మీ దృష్టిని తీసుకురావాలనుకునే ఒకే ఒక చిన్న వ్యత్యాసం ఉంది మీరు ఇక్కడ చూస్తే అది Zh అని వ్రాయబడినది మరియు ఇది Zl అని వ్రాయబడినది సరే Zl తక్కువ ఇంపెడెన్స్కు అనుగుణంగా ఉంటుంది Zh అధిక ఇంపెడెన్స్ కాబట్టి సిరీస్ భాగం కోసం ఇప్పుడే గుర్తు కు తెచ్చుకోండి అది ఫార్వర్డ్ బయాస్ గా ఉన్నప్పుడు మరియు షంట్ రివర్స్ బయాస్ అయినప్పుడు అంటే ఇది రివర్స్ బయాస్డ్ అయితే సిరీస్ కోసం ఇంపెడెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇది తక్కువ ఇంపెడెన్స్ సరే కాబట్టి ఇది ఇన్సర్షన్ లాస్ స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు మరియు ఇది ఐసోలేటెడ్ గా ఉంటుంది ఇన్ సర్షన్ లాస్ 12Z0ZhZ0Zl2Z0Zh2→ స్విచ్ ఆన్ ఐసోలేషన్ 12Z0ZhZ0Zl2Z0Zl2→ స్విచ్ ఆఫ్ మరియు మీరు 2 వ్యక్తీకరణ ను చూస్తే ఈ 2 వ్యక్తీకరణల మధ్య 1 చిన్న మార్పు మాత్రమే ఉంటుంది మరియు అది Zh మరియు Zl కాబట్టి Zh ఎక్కువగా ఉంటుంది అది ఎక్కువగా ఉంటే ఈ భాగం చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఇన్సర్షన్ లాస్ చిన్నదిగా ఉంటుంది Zl చిన్నది ఉంటే అంటే ఈ భాగం పెద్దదిగా ఉంటుంది మరియు అందువల్ల ఐసోలేషన్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇన్సర్షన్ లాస్ మరియు సిరీస్ స్విచ్ షంట్ స్విచ్ మరియు సిరీస్ షంట్ స్విచ్ కలయిక గురించి మీకు కొంత ఆలోచన ఇవ్వడానికి మీరు సిరీస్ స్విచ్ ఇన్సర్షన్ లాస్ 0 147 చూడవచ్చు షంట్ స్విచ్ కోసం 0 063 ఇది సిరీస్ షంట్ ఇన్సర్షన్ లాస్ దాదాపు 0 కాబట్టి ఇది చాలా తక్కువ సంఖ్య అని మీరు చూడవచ్చు ఐసోలేషన్ చూద్దాం సిరీస్ ఐసోలేషన్ కోసం 8 3 షంట్ కోసం ఇది 7 5 సిరీస్ షంట్ కోసం ఇది 20 డిబి కాబట్టి సిరీస్ షంట్ కాన్ఫిగరేషన్ను ఉపయోగించడం ద్వారా మంచి ఐసోలేషన్ పొందవచ్చు వాస్తవానికి ఈ సిరీస్ షంట్ కాన్ఫిగరేషన్లో 1 సమస్య మాత్రమే ఉంది అంటే ఇన్పుట్ మరియు అవుట్పుట్కు సంబంధించి ఇది సిమెట్రికల్ కాదు కాబట్టి ఇక్కడ సిరీస్ షంట్ను ఉపయోగించటానికి బదులుగా సిరీస్ షంట్ సిరీస్ డయోడ్లను కలిగి ఉన్న ఒక స్విచ్ ను ఉపయోగించవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక స్విచ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం కాబట్టి స్విచ్ ఆన్ కావాలంటే D1 ఫార్వర్డ్ బయాస్ అయి ఉండాలి D2 రివర్స్ బయాస్ అయి ఉండాలి మరియు స్విచ్ ఆఫ్ అవ్వాలంటే D1 రివర్స్ బయాస్ గా D2 ఫార్వర్డ్ బయాస్ గా ఉండాలి ఇప్పుడు రివర్స్ బయాస్ కోసం మనం డయోడ్ను కెపాసిటెన్స్గా సూచించగలము మరియు ఫార్వర్డ్ బయాస్ కోసం మనం డయోడ్ను ఇండక్టర్గా సూచించగలము రెసిస్టెన్స్ లు ఇక్కడ చూపబడవు ఈ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందో మీకు చూపించడానికి కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ లో పాస్ ఫిల్టర్ లాగా కనిపిస్తుంది మరియు స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఇది రివర్స్ బయాస్ అవుతుంది కాబట్టి దానిని కెపాసిటెన్స్గా సూచించవచ్చు మరియు ఇది ఫార్వర్డ్ బయాస్ కాబట్టి అది ఇండక్టర్గా సూచించబడుతుంది కాబట్టి ఇది హై పాస్ ఫిల్టర్ లాగా కనిపిస్తుంది కాబట్టి ప్రాథమికం గా మనం హై పాస్ ఫిల్టర్ ప్రతిస్పందన కు లో పాస్ ఫిల్టర్ ప్రతిస్పందన మధ్య మారుతుంది మరియు సాధారణం గా మీరు లో పాస్ ఫిల్టర్ నుండి హై పాస్ ఫిల్టర్ ప్రతిస్పందన కు మారినప్పుడు ఆ కాన్ఫిగరేషన్ను వైడ్ బ్యాండ్ కాన్ఫిగరేషన్ అంటారు ఇప్పుడు 3 ను ఉపయోగించటానికి బదులుగా ఈ 5 ఎలిమెంట్స్ ను ఉపయోగించవచ్చు కాబట్టి 3 సిరీస్ ఎలిమెంట్ 2 షంట్ ఎలిమెంట్ మరియు వాటి పోలికను మీరు చూడవచ్చు కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ కోసం ఐసోలేషన్ సుమారు 19 GHz వరకు ఉంటుంది ఇది 3 ఎలిమెంట్స్ కంటే ఉత్తమం 5 పరికరాలకు 16 GHz వరకు 20 dB ఐసోలేషన్ పొందవచ్చు 3 పరికరాలకు 12 GHz వరకు ఇప్పుడు PIN డయోడ్ లను ఉపయోగించటానికి బదులుగా MESFET ను ఉపయోగించవచ్చు కాబట్టి ఈ డయోడ్ల కలయిక లను ఉపయోగించడం ద్వారా వాస్తవానికి వైడ్బ్యాండ్ స్విచ్ను కూడా రియలైజ్ చేయవచ్చు కాబట్టి సంగ్రహం గా చెప్పాలంటే ఈ రోజు మనం PIN డయోడ్ స్విచ్ల గురించి చర్చించాము ఇక్కడ ఈ PIN డయోడ్లు సిరీస్ కాన్ఫిగరేషన్ లేదా షంట్ కాన్ఫిగరేషన్ లేదా సిరీస్ షంట్ షంట్ సిరీస్ కాన్ఫిగరేషన్లో ఉపయోగించబడ్డాయి మరియు సిరీస్ షంట్ కలయిక లో మల్టిపుల్ డయోడ్లను ఉపయోగించడం ద్వారా మనం చాలా వైడ్ బ్యాండ్విడ్త్ పొందవచ్చు కాబట్టి అప్లికేషన్స్ ని బట్టి ఎంత ఐసోలేషన్ అవసరం మరియు ఫ్రీక్వెన్సీ పరిధి ఏమిటి మీరు నిజంగా 1 ఎలిమెంట్ ని లేదా 5 ఎలిమెంట్స్ ని PIN డయోడ్ను ఎంచుకోవాలని నిర్ణయించుకోవచ్చు కాబట్టి తరువాతి అధ్యాయం లో సింగిల్ పోల్ డబల్ త్రో మరియు కొన్ని ఇతర అప్లికేషన్స్ అని పిలువబడే SP2T గురించి మాట్లాడు తాము కాబట్టి దానితో ముగిస్తున్నాను చాలా ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం బై